కీవర్డ్లు ఫీడ్బ్యాక్ టైం డిలే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫేస్ మార్జిన్ ఫ్రీక్వెన్సీ ఫ్లో రేట్ గెయిన్ మార్జిన్ శుభోదయం ఈ రోజు మనం ఈ కోర్సు యొక్క పదిహేనవ పాఠం ను చూడబోతున్నాము ఇక్కడ రెండు అంశాలను చర్చించబోతున్నాము టైం డిలే సిస్టమ్ ల యొక్క ప్రెడిక్టివ్ నియంత్రణ మరియు ఇన్వర్స్ రెస్పాన్స్ సిస్టమ్ ల నియంత్రణ కాబట్టి మనం రెండు విలక్షణమైన ప్రక్రియలను చూడబోతున్నాం ఇవి పరిశ్రమలో వివిధ సందర్భాల్లో ఉత్పన్నమయ్యే రెండు ప్రత్యేక రకాల ప్రక్రియ లు అని నేను చెబుతాను మరియు మనం ఈ ప్రక్రియలను నియంత్రించడానికి ప్రత్యేక కాన్ఫిగరేషన్లను చూడబోతున్నాము కాబట్టి మా అభ్యాసం లో మొదట ఈ కోర్సు యొక్క బోధనా లక్ష్యాలను పరిశీలిద్దాం ఒకటవది మొదట పారిశ్రామిక ప్రక్రియలలో టైం డిలే ఎలా తలెత్తుతుందో మనం అర్థం చేసుకోవాలి మరియు ఈ డిలే యొక్క ప్రభావం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి మరియు ఇది సాధారణంగా స్టెబిలిటీ ని ఎందుకు తగ్గిస్తుంది మరియు సమస్యలను ఎందుకు సృష్టిస్తుంది మరియు చివరకు మనం అర్థం చేసుకోవలసిన టైం డిలే సందర్భంలో దానిని నియంత్రించడానికి కనీసం ఒక ప్రభావవంతమైన మార్గాన్ని మనం చూడాలి మరియు దానిలో ఏమి ఉందో చూడాలి అదేవిధంగా ఇన్వర్స్ రెస్పాన్స్ ప్రక్రియల కోసం మనం మొదట ఇన్వర్స్ ప్రతిస్పందన అంటే ఏమిటో మరియు అది ఎలా తలెత్తుతుందో తెలిసి ఉండాలి మరియు కనీసం ఒక ఉదాహరణ మరియు అది నియంత్రణలో ఎలాంటి సమస్యలను కలిగిస్తుందో చూడాలి ఇన్వర్స్ ప్రతిస్పందన పరిహారానికి మళ్ళీ ఒక పద్ధతి ఉంది దీనినే ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము కాబట్టి ముందుగా టైం డిలే కు గల కారణాలను పరిశీలిద్దాం టైం డిలే కావడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్టేషన్ లాగ్ ఇది టైం డిలే కావడానికి అత్యంత సాధారణమైన మరియు ప్రబలంగా ఉన్న కారణం ఎందుకంటే పరిశ్రమలో ఆపరేషన్ మరియు పదార్దాల ట్రాన్స్ఫర్ ద్రవాల ప్రవాహం సమయంలో పదార్థాన్ని ఒక స్థలం నుండి మరొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయాలి ఇటువంటి కదలికల వంటి విషయాల కు సమయం పడుతుంది కాబట్టి దీనిని ట్రాన్స్పోర్టేషన్ లాగ్ అని పిలుస్తారు మరియు ఈ టైం డిలే ముఖ్యంగా ప్రాసెస్ కంట్రోల్లో రసాయన ప్రక్రియ నియంత్రణ లో కనిపించే చాలా సందర్భాలకు కారణమవుతుంది చాలా సందర్భాలలో ఈ ట్రాన్స్పోర్టేషన్ లాగ్ కారణంగా ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ లాగ్ ఒక ప్రక్రియలో ఆలస్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే వస్తువులను ఒక చివర నుండి మరొక వైపుకు ట్రాన్స్పోర్టేషన్ చేయవలసి ఉంటుంది ఉదాహరణకు మీకు డిస్టిలేషన్ కాలమ్ ఉందని అనుకుందాం కాబట్టి మీకు కాంపోజిషన్ నియంత్రణ కావాలంటే మరియు మీరు ఇన్పుట్ ఇస్తే రీ బాయిలర్ హీట్ ఇన్పుట్ను పెంచండి ఆ ఇన్పుట్ యొక్క ప్రభావం ప్రవహించి అది పదార్థంలో ఉష్ణోగ్రత మార్పుకు దారితీస్తుంది అప్పుడు భౌతికంగా పైకి క్రిందికి ప్రవహిస్తుంది అంటే స్టీమ్ పైకి ప్రవహించాలి మరియు ద్రవం క్రిందికి ప్రవహించాలి చివరకు కాంపోజిషన్ ను ప్రభావితం చేయడానికి ఇది తప్పనిసరిగా డిలే ని కలిగి ఉంటుంది అదేవిధంగా ఒక యాక్యుయేటర్ విషయంలో ఉష్ణోగ్రత నియంత్రణ విషయంలో తీసుకుందాం ఉష్ణోగ్రత నియంత్రణ స్టీమ్ ద్వారా చేయడం రియాక్టర్ల జాకెట్ల చుట్టూ స్టీమ్ పంపడం ద్వారా ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది ఒక మార్గం మీరు ఒక ఇన్పుట్ ఇస్తే ఒక వాల్వ్లో ఆదేశాన్ని ఇవ్వడం ద్వారా స్టీమ్ ప్రవాహం రేటును పెంచుకుంటే ఆ పెరిగిన ఇన్ఫ్లో రేటు ఆ స్టీమ్ని ప్రవహించి మరియు జాకెట్ ను నింపి ట్రాన్ఫర్ జరగడానికి అనుమతించాలి కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ లాగ్ ప్రక్రియలో మరియు యాక్యుయేటర్లో డిలే ని కలిగిస్తుంది అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లాగ్ కాకుండా కొన్ని ఇతర పరిస్థితులు కూడా ఉన్నాయి సెన్సార్లలో కూడా డిలే సంభవిస్తుంది ఉదాహరణకు కొన్నిసార్లు కంపోసిషన్ నియంత్రణలో కొన్నిసార్లు మీరు లూప్లో ఎనలైజర్స్ అని పిలువబడే విశ్లేషణ సాధనాలను కలిగి ఉంటారు కాబట్టి అవి మీకు వివిధ రకాల ద్రవ లక్షణాలను ఇస్తాయి కంపోసిషన్ యొక్క ఒక నిర్దిష్ట పదార్ధం యొక్క శాతం నా ఉద్దేశ్యం ఏదో గ్యాస్ క్రోమాటోగ్రాఫ్ మరియు ఈ సాధనాలు వాటి స్వభావంతో అవి కొన్నిసార్లు డిలే ని కలిగి ఉంటాయి కాబట్టి సెన్సార్లు కూడా డిలే ని కలిగి ఉంటాయి కొన్నిసార్లు సెన్సార్లు ఉదాహరణకు పరిశ్రమలలో ఈ రోజుల్లో చాలా కెమెరా ఆధారిత సెన్సార్లు ఉపయోగించబడుతున్నాయి ఇప్పుడు కెమెరా ఆధారిత సెన్సార్లు చాలా కంప్యూటింగ్ను అంటే ఇది ఫలితాన్ని ఇవ్వడానికి ఇమేజ్ ప్రాసెసింగ్ సంబంధిత గణన కలిగి ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఈ గణనలలో ఒక నిర్దిష్ట రకమైన డిలే ఉంటుంది సాధారణ ఫ్యాక్టరీ సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనది కాదు ఈ రకమైన డిలే కాని ఇతరత్రా ముఖ్యంగా అధిక వేగంతో మీరు నియంత్రించాల్సిన ఎలక్ట్రోమెకానికల్ సందర్భాలలో కొన్నిసార్లు ఈ డిలే చిన్న విషయం అని అనిపించదు డిలే సంభవించే మూడవ ఆసక్తికరమైన సందర్భం ఏమిటంటే లూప్లో మానవుడు ఉన్నాడు పారిశ్రామిక ఉదాహరణ నుండి కొంచెం పక్కకు వస్తే మానవుడు ఉండే లూప్ నియంత్రణ వ్యవస్థ కు ఒక క్లాసిక్ ఉదాహరణ కారు కాబట్టి కారు మరియు కంట్రోలర్ అయిన డ్రైవర్ కాబట్టి అతను తన కళ్ళ నుండి తన ఫీడ్బ్యాక్ ని పొందుతాడు మరియు అతను కారుకు కంట్రోల్ ఇన్పుట్లను ఇవ్వడం ద్వారా ప్రతిస్పందిస్తాడు ఉదాహరణకు ముందున్న కారు యొక్క బ్రేక్ లైట్లు వెలిగుతున్నట్లు అతను చూస్తే అతను తన కారు యొక్క బ్రేక్ వేస్తాడు కాబట్టి స్వాభావిక మానవ ప్రతిచర్యల కారణంగా ఇది కొన్నిసార్లు డ్రైవర్ ప్రతిచర్య సమయం అని పిలువబడే కొంత సమయాన్ని కలిగి ఉంటుంది మరియు వాస్తవానికి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఇదే కార్లు మరియు సురక్షిత దూరాల యొక్క అందుబాటులో లేదా సురక్షితమైన వేగాలు ఏమిటో చివరికి నిర్ణయించే ఫాక్టర్ ఇది వారు ఆ వేగంతో నిర్వహించాలి కాబట్టి లూప్లో మానవులు ఉంటే కొన్నిసార్లు డిలేని కూడా కలిగించవచ్చు టైం డిలే యొక్క ప్రభావాలు ఏమిటి టైం డిలే సమస్యలను ఎలా కలిగిస్తుందో నా ఉద్దేశ్యం మీకు చెప్తాను ఒక ఉదాహరణ మీతో పంచుకుంటాను మీరు కొన్ని ఆధునిక బాత్రూమ్లను ఎక్కడైతే వేడి మరియు చల్లటి నీటి సరఫరా ఉంటుందో వాటిని తప్పక చూసి ఉంటారు కాబట్టి సాధారణంగా నేను మిశ్రమ నీటి ఉష్ణోగ్రతను సెట్ చేయగల బాత్రూమ్ ని చూడలేదు సాధారణంగా అందించబడినది వేడి నీటి కుళాయి దానిని మీరు తిప్పగలరు మరియు చల్లటి నీటి కుళాయి ఇప్పుడు మీరు స్నానం చేయాలనుకుంటున్నారని అనుకుందాం మరియు మీకు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నీరు కావాలి కాబట్టి మీరు ఏమి చేయబోతున్నారు మీరు కంట్రోల్ లూప్ను సెటప్ చేస్తారు ఎలా మీరు బహుశా పని చేయగల సురక్షితమైన మార్గం చల్లటి నీటిని గరిష్టంగా ఆన్ చేయడం ఆపై మీ చేతిని షవర్లో ఉంచి ఉష్ణోగ్రతను అనుభూతి చేసి ఆపై వేడి నీటిని సర్దుబాటు చేయండి వాస్తవానికి ఇది నేను ఒక రోజు చేస్తున్నాను మరియు కొంత సమయం తరువాత నేను గ్రహించాను కాబట్టి నేను చల్లటి నీటిలో చేయి ఉంచాను అది చాలా చల్లగా ఉంది నా కోసం నేను వేడి నీటి కుళాయిని తిప్పడం మొదలుపెట్టాను కాబట్టి నేను తిప్పి తిప్పి మరియు అకస్మాత్తుగా నీరు చాలా వేడిగా ఉందని నేను గుర్తించాను తరువాత నేను వెనక్కి తిప్పడం మొదలుపెట్టాను ఆపై అకస్మాత్తుగా నీరు చాలా చల్లగా ఉందని నేను కనుగొన్నాను నేను దీన్ని నిర్లక్ష్యంగా చేసిన తరువాత మరియు రెండు మూడు సైకిల్ ల తరువాత ఏమి జరుగుతుందో నేను గమనించాను నేను ఎందుకు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సెట్ చేయలేకపోతున్నాను కానీ ఎల్లప్పుడూ సానుకూలత వైపు లేదా ప్రతికూలత వైపు మించిపోయి ఆపై అది అకస్మాత్తుగా ఇది తరచూ ఆసిల్ట్ చేసే ప్రాసెస్ కంట్రోల్ లూప్ యొక్క విలక్షణమైన కేసు అని నాకు తెలిసింది మరియు లూప్ ఎందుకు ఆసిలేట్ చెందుతోంది ఎందుకంటే నాబ్ను తిప్పడం మరియు నా చేతికి వచ్చే నీరు మధ్య డిలే ఉంది ఎందుకంటే ఇది పైపు ద్వారా ప్రయాణించవలసి ఉంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లాగ్ ఉంది సెన్సార్లో లాగ్ లేదు ఎందుకంటే ఆ జాప్యంతో పోలిస్తే ఉష్ణోగ్రత నింపడం చాలా తక్కువ కానీ నా కంట్రోలర్ గెయిన్ చాలా ఎక్కువగా ఉంది బాత్రూంలో ఉన్న సాధారణ కుళాయిలు లేదా విలక్షణమైన తెరువబడే వాల్వ్లో మీకు ఉండవచ్చు కాబట్టి నాబ్ యొక్క చిన్న మలుపు ద్వారా మీరు ప్రవాహం రేటును చాలా వేగంగా పెంచుకోవచ్చు ఆపై నేను కూడా ఉదయం అసహనానికి గురయ్యాను నేను ఒక చోటుకి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి నేను చాలా త్వరగా నాబ్ను కదిలిస్తున్నాను కాబట్టి నా కంట్రోలర్ గెయిన్ చాలా ఎక్కువగా ఉంది మరియు లూప్లో డిలే ఉంది కాబట్టి ఫలితంగా అస్థిర ప్రాసెస్ లూప్ నిరంతరం ఆసిలేట్ చెందుతుంది కాబట్టి కంట్రోలర్ గెయిన్ లు ఎక్కువగా ఉంటే ప్రాసెస్ లూప్లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అది ఆసిలేట్ చెందుతుంది కాబట్టి ఇప్పుడు ఈ దృగ్విషయాన్ని కొంచెం సాంకేతికం గా విశ్లేషిద్దాం కాబట్టి ఇక్కడ ఇది మీ వద్ద ఉన్న ప్రామాణిక ప్రాసెస్ కంట్రోల్ లూప్ ఇది కంట్రోలర్ మరియు ఇది ప్లాంట్ మరియు ఇది నేను మాట్లాడుతున్న డిలే మరియు ఇది సాధారణ ప్రాసెస్ కంట్రోల్ లూప్ కాబట్టి ఏమి జరిగిందో చూద్దాం క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమిటి కాబట్టి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చాలా స్పష్టంగా ఉంది ఇది GGc e sTd ని డిలే తో డివైడ్ చేయబడింది కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను చూడటానికి ప్రయత్నించి ఏమి జరుగుతుందో అర్థం చేసుకుందాం మనం గమనించ వెలిసిన మొదటి విషయం స్టడీ స్టేట్ లో మీరు DC లేదా స్టడీ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎలా పొందవచ్చు కేవలం సెట్టింగ్ ద్వారా అన్ని సందర్భాల్లో కాదు కానీ చాలా సందర్భాలలో మీరు s ను 0 కి సెట్ చేయడం ద్వారా స్టడీ స్టేట్ ప్రవర్తనను పొందవచ్చు కాబట్టి మనం టైం డిలే కు సంబంధించి s ని 0 కి సమానంగా సెట్ చేయాలి ఈ బదిలీ ఫంక్షన్ GGc 1 GGc అవుతుంది కాబట్టి స్టడీ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డిలే ద్వారా ప్రభావితం కాదు కాబట్టి ఇది సందేశం స్టడీ స్టేట్ లో డిలే ప్రభావం ఉండదు కానీ మనం చూసినట్లుగా ఇది ఒక ప్రభావాన్ని కలిగి ఉంది ఇది ట్రాన్సియెంట్ స్టేట్ లో ప్రభావం చూపుతుంది అంటే సెట్ పాయింట్లు మారినప్పుడు లేదా డిస్టర్బన్స్ లు సంభవించినప్పుడు అది ప్రతికూల ప్రభావాన్ని చూపబోతోంది మరియు ఈ సమయంలోనే ఈ ప్రక్రియ ఆసిలేట్ చెందడం ప్రారంభించాలి కాబట్టి అదే మనం అధ్యయనం చేయాలనుకుంటున్నాము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం కాబట్టి అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను చూద్దాం కొంచెం భిన్నమైన మార్గంలో అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది నేను ఇప్పుడు వేరే విధంగా లూప్ వైపు చూస్తున్నాను ఇది మొదట్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మన కున్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ GGc e sTd కాబట్టి ఇప్పుడు నేను ఈ e sTd ని బయట తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఈ భాగాన్ని ఈ బ్లాక్ ద్వారా సూచించవచ్చు ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను మనం ఈ పద్ధతిలో బ్లాక్ డైయగ్రామ్ రూపంలో సూచించవచ్చు అయితే మీరు స్టెప్ ఇన్పుట్ ను ఇచ్చినట్లయితే ప్రతిస్పందనలో ఆలస్యం జరగవచ్చు అవుట్పుట్ వెంటనే మొదలయ్యే మార్గం లేదు మరియు మనం దాని గురించి ఏమీ చేయలేము ఇది ప్లాంట్ యొక్క స్వాభావిక లక్షణం మరోవైపు ఇప్పుడు ఈ ప్లాంట్ మనం సాధారణ ఫీడ్బ్యాక్ నియంత్రణ చేయగల డిలే ఫ్రీ ప్లాంట్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది కాబట్టి మొదట అవుట్పుట్లో డిలే సంభవించడం వలన ఇది భిన్నంగా ఉంటుంది ఇప్పుడు డిలే అనేది నివారించలేని డిలే అయితే ఈ డిలే ఎటువంటి ఇన్ స్టెబిలిటి సమస్యకు కారణం కాదు ప్రతిస్పందన TD ద్వారా డిలే అవుతుంది కాని ఈ డిలే కానీ ఈ డిలే ఇన్ స్టెబిలిటి సమస్యను కలిగిస్తుంది ఎందుకంటే ఇది లూప్ ఫేజ్ కు జోడించబోతోంది ఇది మైనస్ sTd కాబట్టి ఇది లూప్ ఫేజ్ లాగ్ను జోడించబోతోంది మరియు ఇది సమస్య కు కారణం అవుతుంది ఇప్పుడు అది సమస్యను ఎలా కలిగిస్తుందో మీరు చూస్తున్నారు కాబట్టి డిలే లేని ప్రక్రియలో ఇది ప్రత్యక్ష పదంగా ఉండేదని మొదట గమనించండి కాబట్టి డిలే తో ఉన్న ప్రక్రియలో లూప్ గెయిన్ కి ఏమీ జోడించకుండా మనం అదనపు లూప్ ఫేజ్ డిలే ను జోడించబోతున్నాము ఎందుకంటే ఈ ఆపరేటర్ యొక్క మాగ్నిట్యూడ్ ఎల్లప్పుడూ ఒకటి ఒక ఫేజ్ లాగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి అది గమనించబడింది కాబట్టి ఇది లూప్ ఫేజ్ లాగ్ ను జతచేస్తుంది మరియు అందువల్ల ఇది గెయిన్ మరియు ఫేజ్ మార్జిన్ను తగ్గిస్తుందని మరింత వివరంగా చూసే వ్యాఖ్య ఇది కాబట్టి ఇది గెయిన్ మరియు ఫేజ్ మార్జిన్ను ఎలా తగ్గిస్తుంది అని మనం చూస్తాము అది ఇన్ స్టెబిలిటీ ను నివారించడానికి గెయిన్ ను పరిమితం చేయాలి అని కూడా మనం చూడవచ్చు స్పష్టంగా మీ గెయిన్ మార్జిన్ తగ్గితే అప్పుడు అనుమతించదగిన గెయిన్ స్థాయి తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తక్కువ గెయిన్ ను ఉపయోగించాలి ఇప్పుడు మనకు తెలిసినప్పుడల్లా గెయిన్ తక్కువ గా ఉపయోగించినప్పుడు Refer Slide Time 1635 వచ్చే సమస్య ఏమిటంటే మీరు క్షీణించిన అస్థిరమైన ప్రతిస్పందనను కలిగి ఉంటారు కొన్ని సందర్భాల్లో మీరు ప్రపోర్షషనల్ నియంత్రికను ఉపయోగిస్తుంటే మరియు మీరు తక్కువ గెయిన్ ఉపయోగిస్తుంటే మీరు ఎక్కువ స్టడీ స్టేట్ ఎర్రర్ ను పొందబోతున్నారు ఎందుకంటే స్టడీ స్టేట్ లో డిలే ఎటువంటి ప్రభావాన్ని చూపదు కాని స్టెబిలిటీ కారణాల వల్ల K యొక్క విలువను తాగించాల్సి వస్తే K యొక్క తక్కువ విలువ గొప్ప స్టడీ స్టేట్ ఎర్రర్ కి కారణమవుతుంది ఇది పనితీరులో క్షీణత కాబట్టి ఇది టైం డిలే యొక్క ప్రధాన సమస్య కాని దీనికి ముందు ఈ గెయిన్ మార్జిన్ మరియు ఫేజ్ మార్జిన్ ఎలా తగ్గుతుందో చూద్దాం ప్లాంట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ GGC కి ఉందని అనుకుందాం లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఇలాంటి నైక్విస్ట్ ప్లాట్ ఉంది కాబట్టి ఈ దిశలో ఒమేగా పెరుగుతున్నట్లు మనకు తెలుసు కాబట్టి ఇది పెరుగుతున్న ఫ్రీక్వెన్సీ దిశ ఇవి రెండు యాక్సిస్ లు ఇది రియల్ ఆక్సిస్ మరియు ఇది ఇమాజినరీ ఆక్సిస్ మరియు ఇది నిజమైన GH ఆక్సిస్ కాబట్టి దీనిని సాధారణంగా ఫేజ్ క్రాస్ఓవర్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ గెయిన్ GM అయితే ఇది ఫ్రీక్వెన్సీ అయినప్పుడు గెయిన్ మార్జిన్ 1GM1 కాబట్టి ఇది డిలే లేని లూప్ ఇప్పుడు మీకు లూప్ డిలే ఉంటే అప్పుడు ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ప్రతి ఫ్రీక్వెన్సీ వద్ద మాగ్నిట్యూడ్ ఒకే విధంగా ఉంటుంది మరియు ఒక ఫేజ్ లాగ్ జోడించబడుతుంది కాబట్టి మీరు స్టడీ మాగ్నిట్యూడ్ లోసై ని జోడించి ఈ ఫ్రీక్వెన్సీ వద్ద అనుకుందాం కాబట్టి ఫేజ్ లాగ్ ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్ లో ఉంటుంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ లో ఈ ఫేజ్ లాగ్ జతచేయబడిందని అనుకుందాం కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ లో ఎక్కువ ఫేజ్ లాగ్ జతచేయబడుతుంది ఈ ఫేజ్ లాగ్ జోడించబడుతుంది ఇక్కడ ఈ ఫేజ్ లాగ్ జోడించబడుతుంది ఇక్కడ ఎక్కువ ఫేజ్ లాగ్ జోడించబడుతుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ప్లాంట్ వేరే పథాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇది ఇలాంటి పథాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను వేరే రంగును పెడతాను తద్వారా మనం ఈ ఫెనోమినన్ ని అర్థం చేసుకోవచ్చు మరియు మనం ఆకుపచ్చ రంగును ఉంచుదాము కాబట్టి ఇప్పుడు డిలే ఉన్న కొత్త ప్లాంట్ ఆకుపచ్చ గీత గుండా సాగుతుంది కాబట్టి డిలే కారణంగా ఇది మార్చబడింది కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది ఇప్పుడు ఫేజ్ మార్జిన్ తగ్గింది గతంలో ఫేజ్ మార్జిన్ ఏమిటి ఇది ఫేజ్ మార్జిన్ అంటే ఫేజ్ మార్జిన్ వద్ద దీనిని గెయిన్ క్రాస్ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటారు కాబట్టి ఫేజ్ మార్జిన్ ఈ యాంగిల్ ఇప్పుడు ఫేజ్ మార్జిన్ తగ్గింది మరియు కనుక ఇది ఇప్పుడు ఈ యాంగిల్ అదేవిధంగా గెయిన్ పెరిగింది కాబట్టి ఇప్పుడు గెయిన్ తగ్గింది కాబట్టి ఇది GM2 మళ్ళీ ఉంటే GM2 ద్వారా ఒకటి గెయిన్ మార్జిన్ కాబట్టి ఇది GM2 గెయిన్ అయితే 1 GM2 గెయిన్ మార్జిన్ కాబట్టి అది తగ్గింది కాబట్టి వ్యవస్థ క్రమంగా దగ్గరగా మరియు దగ్గరగా వస్తోంది అస్థిరత మరియు అందువల్ల మీరు పసుపు గీత మరియు ఆకుపచ్చ రేఖ ద్వారా సూచించే ప్లాంట్ కోసం ఉపయోగించగల గరిష్ట లాభం మీరు తక్కువ గెయిన్ ఉపయోగించవచ్చు కాబట్టి ఇది జరుగుతుంది అందుకే స్టెబిలిటీ నివారించడానికి గెయిన్ తగ్గించాల్సి ఉంటుంది మరియు ఇది ప్రతిస్పందనలో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న పాయింట్ ఇది కాబట్టి మనం చర్చకు తిరిగి వెళ్దాం దానితో ఏముంది మనకు ఏం కావాలి ఏది కాబట్టి నేను ఒక చక్కటి ఊహాత్మక పరిష్కారాన్ని ప్రదర్శిస్తాను ఈ డిలే ఏమైనప్పటికీ తొలగించడం సాధ్యం కాకపోతే ఏదో ఒకవిధంగా ఈ దశ నుండి ప్రక్రియ యొక్క ఫీడ్బ్యాక్ అప్పుడు కనీసం దాని యొక్క స్టెబిలిటీ భాగం ఇలా ఉండేది ఇది Gc తరువాత కనీసం స్టెబిలిటీ భాగం స్టెబిలిటీ కోణం నుండి డిలే యొక్క ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేయగలమన్నది వాస్థవం ప్రతిస్పందనలో పారిశ్రామిక ప్రక్రియ నియంత్రణలో ఎక్కువ తెలియని ఆర్డర్ సాధారణంగా డిలే ఉంటుంది ఎందుకంటే అవి సాధారణంగా కావలసిన ప్రతిస్పందన కొంచెం తరువాత వస్తుంది అది పెద్ద సమస్య కాదు కానీ సమస్య ఏమిటంటే ఫీడ్బ్యాక్ లూప్లో మార్పు కాబట్టి నేను అక్కడ నుండి ఒక ఫీడ్బ్యాక్ ను తీసుకోగలిగితే కానీ నేను అక్కడ నుండి తీసుకోలేను తీసుకోలేను ఎందుకంటే ఈ పాయింట్ ప్రక్రియలోనిది మరియు అది కొలవలేనిది వాస్తవానికి ఇది ప్రక్రియ యొక్క అంతర్గత భాగం కాబట్టి ఈ పాయింట్ కొలవదగినది కాదు కాబట్టి అందువల్ల ఈ పరిష్కారం ఊహాత్మకమైనది ఎందుకంటే మనం యాక్చువల్ ఫీడ్బ్యాక్ ని తీసుకోలేము కాని ఇక్కడ వస్తుంది కాని ఇప్పుడు మనం చేయగలిగితే నేను మరింత మెరుగైన మార్జిన్ను కలిగి ఉంటాను నా పాత కేసు వంటి మెరుగైన మార్జిన్లను నేను కలిగి ఉండగలిగాను కాబట్టి నా మార్జిన్లు క్షీణించవు మరియు అందువల్ల నేను అధిక నియంత్రిక లాభాలను ఉపయోగించగలను మరియు అందువల్ల నా స్పందనలు ఇలా ఉంటాయి నేను హయ్యర్ నియంత్రికను ఉపయోగించగలను డిలే ద్వారా విధించిన అదనపు స్టెబిలిటీ పరిమితి గురించి చింతించకుండా ట్రాన్సియెంట్ ప్రతిస్పందనను మెరుగుపరచగలను కాబట్టి ఇదే సమస్య కాబట్టి నేను దీన్ని ఎలా చేయబోతున్నాను కాబట్టి దీన్ని చేయటానికి మిగిలిన వాటి యొక్క వాస్తవిక సంస్కరణ అని నిరూపించనివ్వండి కాబట్టి ఇప్పుడు నేను చేయబోయేది ఇదే నేను అసలు ఫీడ్బ్యాక్ ని ఇస్తున్నాను నేను సాధారణ ఫీడ్బ్యాక్ ని ఇస్తున్నాను మరియు దానికి తోడు నేను అదనపు ఫీడ్బ్యాక్ ని ఇస్తున్నాను కాబట్టి ఇది సాధారణంగా ఐడియల్ అమరికలో y G e sTd U కాబట్టి ఇది y G e sTd U మరియు మరొకటి నేను ఇప్పుడు G మరియు Td ను చాలా ఖచ్చితంగా తెలుసుకుంటే ఎటువంటి కారణం లేదని మీరు చూస్తారు నేను ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎందుకు సిములేట్ చేయలేను మరియు దానిని U ద్వారా ఫీడ్ చేయలేను ఎందుకంటే ఇది కంట్రోలర్ నుండి బయటకు వస్తోంది కాబట్టి నేను ఇప్పటికే కంట్రోలర్ను నా మెషీన్లో మాత్రమే కలిగి ఉన్నాను మరియు నాకు మోడల్ తెలిస్తే U పొందడం గురించి సమస్య లేదు నాకు G తెలుసు మరియు ఈ Td నాకు తెలిస్తే ఇవి ప్రశ్నలు మీరు ఎంత బాగా వాటిని పొందగలరు కానీ మీకు ప్రస్తుతానికి అది ఉందని అనుకుందాం అప్పుడు మనం దానిని ఇక్కడ ఉంచవచ్చు మరియు ఆతరువాత నేను దీన్ని జోడిస్తే ఏమి లభిస్తుంది కాబట్టి నాకు Gu లభిస్తుంది కాబట్టి Gu ఏంటి Gu ఇక్కడ సిగ్నల్ ఇది Gu కాబట్టి ఈ పదాన్ని జోడించడం ద్వారా నేను ఇక్కడ వర్చువల్ ఫీడ్బ్యాక్ చేయగలిగినట్లుగా పరిస్థితిని సృష్టిస్తున్నాను నేను కోరుకున్నది అదే నేను అలా చేస్తే డిలే లేని సిస్టమ్ కోసం వివిధ గెయిన్ లను ఉపయోగించగలను కాబట్టి ఇది స్మిత్ ప్రిడిక్టర్ నియంత్రణ యొక్క ప్రాథమిక సూత్రం కాబట్టి నేను ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నాను దీనిని ఈ పదాన్ని ఎందుకు ప్రిడిక్టర్ అని పిలుస్తారు ఎందుకంటే నేను ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నేను అవుట్పుట్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే ఇది y ఇది అవుట్పుట్ మరియు ఇది ఏమిటి భవిష్యత్ అవుట్పుట్ తప్ప మరొకటి కాదు ఇది టైం Td తరువాత కొలవగల రూపంలో కనిపిస్తుంది కాబట్టి నేను దానిని పునః సృష్టి చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఇతర మాటలలో నేను అవుట్పుట్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాను ఆతరువాత దానికి ఫీడ్బ్యాక్ ను ఇస్తున్నాను అందుకే స్మిత్ ప్రిడిక్టర్ కంట్రోల్ అంటారు ఇప్పుడు మీరు దీన్ని ఎలా చేయవచ్చనే దానిపై చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మొదటి ప్రశ్న ఏమిటంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరియు టైం డిలే ని అంచనా వేయడం అంత సులభం కాదని మీరు చూస్తారు ఎందుకంటే టైం డిలే తరచుగా సమయ స్థిరాంకాల తో గందరగోళం చెందుతుంది ప్రతిస్పందన అవి వాస్తవానికి ఇలాంటి రకమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి టైం డిలే మరియు టైం స్థిరాంకం మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం కానీ టైం డిలే మరియు టైం కంస్ట్రయిన్ట్స్ చాలా స్పష్టమైన మార్గంలో విభిన్నంగా ఉంటాయి టైం కంస్ట్రయిన్ట్స్ కు ఆ మార్గం ఏమిటి ఉదాహరణకు మీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉందని అనుకుందాం K 1 sτ ఈ τ టైం కాన్స్టాంట్ కాబట్టి ఫేజ్ ప్రతిస్పందనకు సంబంధించినంతవరకు మనం ఇప్పుడు తెల్ల పేజీని తీసుకుందాం అది వస్తుందా కాబట్టి ఈ K 1 sτ వేరే రంగు పెన్ ని ఎన్నుకుందాం ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు తెల్లగా ఉంది నలుపు రంగును ఎన్నుకుందాం కాబట్టి K 1sτ యొక్క ఫేజ్ 90 కి పరిమితం కానుంది కనుక ఇది పెరగదు 90 దాటి ఇది K 1 sτ కోసం మరోవైపు ke sτ మనకు ఫ్రీక్వెన్సీతో సరళంగా పెరుగుతున్న ఫేజ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిమితి లేదు కాబట్టి దీని అర్థం ఉదాహరణకు ఈ సిస్టమ్ ఫేజ్ ఎల్లప్పుడూ 90 కన్నా తక్కువ ఉంటుంది కానీ ఈ సిస్టమ్ ఫేజ్ కొంత ఫ్రీక్వెన్సీ వద్ద అది దాటబోతోంది కొంత ఫ్రీక్వెన్సీ వద్ద లో ఇది 180 పాయింట్ను దాటబోతోంది ఇదిస్టెబిలిటీ కి క్లిష్టమైన పాయింట్ కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఈ ఫేజ్ లాగ్ ఎల్లప్పుడూ ఉంటుంది డిలే ఉన్న ప్రక్రియ యొక్క ఫేజ్ లాగ్ ఎల్లప్పుడూ 180 ని దాటుతుంది కానీ ప్రశ్న అక్కడ గెయిన్ ఏమిటి కాబట్టి స్టెబిలిటీ ని నిర్ధారించడానికి మీరు అక్కడ తక్కువ గెయిన్ ని ఉంచాలి అందుకే ఈ సందర్భంలో మీకు గెయిన్ పై పరిమితి ఉంది మీకు గెయిన్ పై పరిమితి లేదు కాబట్టి ఏమి జరుగుతుందో మీరు దాన్ని చూస్తారు అంటే టైం కంస్ట్రయిన్ట్స్ మరియు టైం డిలే కొద్దిగా భిన్నంగా ఉంటాయి టైం డిలే మరింత ప్రమాదకరమే కాని టైం కంస్ట్రయిన్ట్స్ నుండి వేరు చేయడం ఎల్లప్పుడూ అంత సులభం కాకపోవచ్చు కాబట్టి డెడ్ టైం ని అంచనా వేయడం కష్టం అందువల్ల మనకు కన్సర్వేటివ్ డిజైన్ ఉండాలి అనగా ఒక డిలే కోసం మనం ఎల్లప్పుడూ ఒక కంట్రోలర్ k ను రూపకల్పన చేస్తే మనం ఒక సరిపడే డిలే కోసం రూపకల్పన చేస్తే మరియు డిలే ఎక్కువగా ఉంటే ఇన్ స్టాబిలిటీ కి చేరుకోవచ్చు కాబట్టి ఇది మరొక సమస్య అందువల్ల మనం గెయిన్ లను పరిమితం చేయాలి మరియు మా రూపకల్పనలో చాలా సందర్భాల్లో ఆలస్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేము కాబట్టి మనం దానిని కన్సర్వేటివ్ గా అంచనా వేస్తాము మరియు జ్ఞానం లేకపోవడం వల్ల గెయిన్ లను మరింత పరిమితం చేస్తాము డిలే మారే సందర్భాలు కూడా ఉండవచ్చు డిలే దేని వల్ల సంభవిస్తుందో మీరు చూస్తారు ట్రాన్స్పోర్టేషన్ లాగ్ వల్ల డిలే ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఇది ఇచ్చిన దూరం వద్ద పదార్థం ప్రవహించాల్సిన సమయం ఇప్పుడు ఇది ఎంత టైం అవసరమో ఇచ్చిన దూరం వద్ద ప్రవహిస్తుంది టైం డిలే స్పష్టంగా ప్రవాహం రేటుపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రవాహం రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది ప్రవాహం రేటు సాధారణంగా ప్లాంట్ యొక్క ఆపరేటింగ్ స్థితిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక రియాక్టర్ ఉత్పత్తి చేస్తుంటే మనం యాభై శాతం వాల్యూమ్ అని చెప్తాము అప్పుడు ప్రవాహం రేటు సగం ఉంటుంది సాధారణంగా చెప్పాలంటే అది సగం ఉంటుంది ఇది వంద శాతం లోడ్ వద్ద పనిచేస్తుంటే టైం డిలే తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు వివిధ ఆపరేటింగ్ పరిస్థితులపై ఆధారపడి ఒక ప్రక్రియలో టైం డిలే కూడా మారవచ్చు ఇది అన్నింటిలో మొదట అంచనా వేయడం కష్టం మాత్రమే కాదు రెండవది మారుతూ ఉండవచ్చు కాబట్టి మీరు అన్ని ఆపరేటింగ్ పాయింట్ల కోసం ఒకే కంట్రోలర్ను డిజైన్ చేయబోతున్నట్లయితే మీరు ఎప్పుడైనా వరస్ట్ డిలే కోసం మంచి డిజైన్ను తయారు చేయాలి కాబట్టి దీని అర్థం బెస్ట్ డిలే కోసం మీరు చాలా పూర్ రెస్పాన్స్ ని పొందవచ్చు కాబట్టి వాస్తవానికి ఇవి కొంతకాలం అధిగమించిన టైం డిలే వ్యవస్థల సమస్యలు ఇప్పుడు ఈ విషయాలు ఇక్కడ ఎలా అధిగమించగలం ఇక్కడ కూడా ఈ G ఉంది క్షమించండి ఈ G మరియు ఈ Td ఉంటే ఇక్కడ నలుపు ను ఎన్నుకోవాలి కాబట్టి ఈ G మరియు ఈ Td సరిగ్గా తెలియకపోతే నేను మాట్లాడుతున్న పరిహారం జరగదు ఇది పాక్షికంగా మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం కంజర్వేటివ్ డిజైన్ రూపకల్పన చేయవలసి ఉంది కాని కనీసం పరిస్థితి మెరుగ్గా ఉంది నేను ప్రస్తావించదలిచిన మరో పాయింట్ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది ప్రశ్న ఏమిటంటే మనం లెక్కించాలనుకుంటే మరియు మనకు G అవసరమని చెప్తున్నట్లయితే మనకు G ఖచ్చితంగా తెలుసు అని మనం ఊహిస్తున్నాము కాబట్టి మీరు Gu ను లెక్కించాలనుకుంటే మరియు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మరియు మనకు u మరియు మాకు G తెలుసు కాబట్టి మనకు ఈ ఫీడ్బ్యాక్ ఎందుకు అవసరం మీకు ఇది ఎందుకు కావాలి మనం ఎందుకు U తీసుకోలేము మరియు దానిని G ద్వారా గుణించాలి మరియు తరువాత చాలా సరళమైన ఫీడ్బ్యాక్ ని ఇవ్వండి కాని అప్పుడు మనకు ఏమి లభిస్తుంది ఓపెన్ లూప్ కంట్రోల్ అని పిలవబడే వాటిని మనం పొందుతాము ఓపెన్ లూప్ నియంత్రణ యొక్క సమస్యలు ఏమిటో ఎటువంటి ఫీడ్బ్యాక్ లేదు G లోని ఏదైనా ఎర్రర్ అవుట్పుట్ y ని నేరుగా ప్రభావితం చేస్తుంది ఇక్కడ ఏదైనా డిస్టర్బన్స్ లుఉంటే అవి సరిదిద్దబడదు ఫీడ్బ్యాక్ నియంత్రణ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది సాధారణంగా సంబంధం లేకుండా కొన్ని విషయాలతో సంబంధం లేకుండా మీకు పనితీరును ఇస్తుంది కాని చిన్న మోడలింగ్ లోపాలు పనితీరును ప్రభావితం చేయవు ఇది ఫీడ్బ్యాక్ నియంత్రణను ఉపయోగించటానికి ఒకే కారణం మరియు మీరు తీసుకుంటే ఈ ఫీడ్బ్యాక్ ని తీసేయవచ్చు వాస్తవానికి ఇది మోడలింగ్ ఎర్రర్ ల సమక్షంలో లేదు ఇది G sTd కాదు కాబట్టి మీరు ఒక మోడల్ ప్రకారం డిలే దిద్దుబాటు యొక్క ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఆపై మీ నియంత్రణ పనితీరును మోడలింగ్ ఎర్రర్ లకు మరియు డిస్టర్బన్స్ లకు సున్నితంగా ఉంచండి కొలత ను ఫీడ్బ్యాక్ గా ఇవ్వాలి కాబట్టి మీరు దానిని G ద్వారా గుణించి పంపించలేరు ఎందుకంటే ఇక్కడ ప్రభావం చూపని డిస్టర్బన్స్ లు ఉంటే మీరు వాస్తవ వాస్తవికతకు చూడలేరు కాబట్టి ఈ కారణంగానే ఐడియల్ స్థితిలో ఉన్నప్పటికీ అది వాస్తవంగా Gu అవుతుంది మరియు అది మీ కంట్రోల్ లూప్ డిస్టర్బన్స్ ΔG వంటి మోడలింగ్ ఎర్రర్ లను గ్రహించగలదు కాబట్టి ఈ కారణంగానే మీరు ఫీడ్బ్యాక్ ని తప్పక ఉంచుకోవాలి మరియు ఆ కారణంగానే మనం Gu తీసుకోవడం కంటే ఈ పదాన్ని చేర్చుకున్నాము కాబట్టి ఈ విషయాలు తప్పక ఉండాలి ఇవి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఇవి నియంత్రణలో గ్రహించబడాలి Glossary English Telugu Meaning compensation కాంపెన్సేషన్ పరిహారానికి inherent ఇన్ హెరెంట్ స్వాభావిక technical టెక్నికల్ సాంకేతికం constants కాన్స్టాంట్స్ స్థిరాంకం